హలో సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ వీడియో లెక్చర్కి స్వాగతం ఈ ప్రత్యేక వీడియో లెక్చర్ లో మేము సైడ్ ఛానల్ అనాలిసిస్ కు సంక్షిప్త పరిచయాన్ని చూస్తాము కాబట్టి ఈ వీడియో లెక్చర్ మీకు AES బ్లాక్ సైఫర్ గురించి మంచి నేపథ్యం ఉందని మరియు మీకు RSA పబ్లిక్ కీ క్రిప్టోసిస్టమ్ గురించి కొంచెం తెలుసునని ఊహిస్తుంది కాబట్టి ఈ లెక్చర్ లో మనం చూడబోయేది ఏమిటంటే ఈ చాలా బలమైన అల్గోరిథంలను బ్రేక్ చేయడానికి మనము కొన్ని ఉపాయాలను ఎలా ఉపయోగించగలం అని వాస్తవానికి దీనితో ప్రారంభిద్దాం ఆధునిక బ్లాక్ సైఫర్లు చాలా బలమైన ఊహలతో రూపొందించబడ్డాయి కాబట్టి అవి సీక్రెట్ కీ మినహా అల్గోరిథం గురించి ప్రతిదీ తెలుసుకోగలమనే ఊహతో అవి రూపొందించబడ్డాయి ఉదాహరణకు అటాకర్కి పూర్తి ఎన్క్రిప్షన్ అల్గోరిథం పూర్తి డిక్రిప్షన్ అల్గోరిథం తెలుస్తుంది మరియు డిజైన్ సమయంలో కూడా అటాకర్ ప్లేయిన్ టెక్స్ట్ ఏమిటో మరియు సంబంధిత సైఫర్ టెక్స్ట్ని నిర్ణయించగలరని మనము అనుకుంటాము అటాకర్ తాను ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటున్న ప్లేయిన్ టెక్స్ట్ ని కూడా ఎంచుకోగలడని లేదా ఇతర పరిస్థితులలో అతను డీక్రిప్ట్ చేయదలిచిన సైఫర్ టెక్స్ట్ ని ఎన్నుకోవచ్చనే బలమైన ఊహలు కూడా జరుగుతాయి వీటన్నిటిలో తెలియని ఏకైక విషయం సీక్రెట్ కీ ఇప్పుడు ఇక్కడ అటాకర్ లక్ష్యం ప్లేయిన్ టెక్స్ట్ని మార్చగలగడం సైఫర్ టెక్స్ట్ని మార్చగలగడం సీక్రెట్ కీ ఏమిటో గుర్తించే లక్ష్యంతో వేర్వేరు ప్లేయిన్ టెక్స్ట్ ని ఎన్నుకోవడం వేర్వేరు సైఫర్ టెక్స్ట్ ని ఎన్నుకోవడం ఇక్కడ పూర్తి ఆలోచన ఏమిటంటే సీక్రెట్ కీ ని కనుగొన్నట్లయితే ఆ అల్గోరిథం మరియు నిర్దిష్ట సీక్రెట్ కీ ఆధారంగా సైఫర్ టెక్స్ట్ ను సులభంగా డీక్రిప్ట్ చేయవచ్చు మనం ఎందుకు అలాంటి ఊహను చేస్తాము మనము ఈ ఊహలను ఎందుకు చేస్తామంటే విషయాలను సీక్రెట్ గా ఉంచడం చాలా కష్టం కాబట్టి రహస్యంగా ఉంచబడే సమాచారాన్ని తగ్గించాలని మనము కోరుకుంటున్నాము ఉదాహరణకు మనము ఎన్క్రిప్షన్ లేదా డిక్రిప్షన్ అల్గారిథమ్ను ఉపయోగిస్తే మరియు అటాకర్కి ఈ అల్గోరిథం గురించి తెలియదని మనము అనుకుంటాము మరియు భద్రత మొత్తం ఈ ప్రత్యేకమైన ఊహపై ఆధారపడి ఉంటుంది అటాకర్ వాస్తవానికి ఈ అల్గోరిథం ఎలా పనిచేస్తుందనేది తెలుసుకోవచ్చు మరియు ఇది వాస్తవంగా నిర్దిష్ట అల్గోరిథంను రివర్స్ ఇంజనీర్ చేయగలడు ఆసక్తికరమైన సందర్భ పరిశీలన A51 మరియు A52 అనే రెండు స్ట్రీమ్ సైఫర్ల గురించి ఈ జత మొదట్లో సీక్రెట్ గా ఉంచబడింది ఇప్పుడు ఈ అల్గోరిథం మరియు రివర్స్ ఇంజనీరింగ్ యొక్క కలయిక వలన లీకైన సమాచారం A51 మరియు A52 ఎలా ఉందో వివిధ పరిశోధకులు కనుగొన్నారు మరియు చివరికి కొన్ని సంవత్సరాల తరువాత అటాకర్ ఈ అల్గోరిథంలు ఎలా పనిచేస్తాయో గుర్తించగలిగారు మరియు అటాకర్స్ ఈ అల్గోరిథంలను బ్రేక్ చేయగల క్రిప్ట్ అనలిటిక్ అటాక్స్ను సృష్టించగలిగారు కాబట్టి 1990 ల చివర్లో మరియు 2000 ల ప్రారంభంలో A51 మరియు A52 రెండూ బ్రేక్ అయ్యాయి మరియు చివరికి A53 అని పిలువబడే కొత్త సైఫర్ ఏర్పడింది ఇప్పుడు మనం ఉపయోగించే అన్ని సైఫర్స్ ఈ ఊహతోనే రూపొందించబడ్డాయి కాబట్టి AES RSA A53 వంటి సైఫర్స్ అటాకర్కి ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ యొక్క పూర్తి అల్గోరిథం తెలుసుననే మరియు ప్లేయిన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ని ఎంచుకోవచ్చుననే ఊహతో రూపొందించబడింది మరియు రహస్యంగా ఉండే ఏకైక విషయం సీక్రెట్ కీ ఈ ఊహలన్నింటినీ పరిశీలిస్తే ఏ అటాక్ చేసినా తట్టుకునే విధంగా సైఫర్స్ రూపొందించబడ్డాయి అయితే ఈ రోజు మనం చూడబోయేది ఏమిటంటే సెక్యూరిటీ ఆజ్ స్ట్రాంగ్ ఆజ్ ఇట్స్ వీకెస్ట్ లింక్ కాబట్టి అల్గోరిథంలను బ్రేక్ చేయడానికి అటాకర్కి ఇది ఎల్లప్పుడూ అవసరం ఉండకపోవచ్చు కాని మొత్తం వ్యవస్థలో ఒక వీక్ లింక్ను కనుగొని ఈ ప్రత్యేకమైన వీక్ లింక్ను ఉపయోగించుకుని సైఫర్ని బ్రేక్ చేయవచ్చు కాబట్టి మనం నిజంగా చూసే వీక్ లింక్ను సైడ్ ఛానెల్స్అంటారు ఈ సాధారణ పటములో మనం చూస్తున్నట్లుగా అటాకర్ సరైన మార్గంలో వెళ్ళలేకపోతే అతను నిర్దిష్ట సైఫర్ని బ్రేక్ చేయడానికి ఉపయోగించుకోగలిగేది ఒక సైడ్ ఛానల్ మరియు కొంత పరోక్ష సమాచారం కాబట్టి సైడ్ ఛానల్ అటాక్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము సైడ్ ఛానల్ అనేది ఎన్క్రిప్షన్ లేదా డిక్రిప్షన్ కోసం ఉపయోగించే అల్గోరిథంను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా నిర్దిష్ట అల్గోరిథం ఇంప్లీమెంటేషన్ను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది ఉదాహరణకు మనము ఆలిస్ మరియు బాబ్ వ్యక్తులను పరిగణనలోకి తీసుకుంటే మరియు వారు ఒకరికొకరు కమ్యూనికేట్ చేయడానికి ఒక నిర్దిష్ట ఎన్క్రిప్షన్ అల్గారిథమ్ను ఉపయోగిస్తుంటే ఒక సైడ్ ఛానల్ అటాకర్ ఏమి ఉపయోగిస్తాడంటే ఆ నిర్దిష్ట అల్గోరిథం యొక్క ఇంప్లీమెంటేషన్ను ఎందుకనగా ఉదాహరణకు ఆలిస్ బాబ్తో మాట్లాడటానికి ఇలాంటి మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తున్నారని మనము చెప్తున్నాము కాబట్టి సైడ్ ఛానల్ అటాకర్ ఈ ప్రత్యేక పరికరం నుండి లీక్ అవుతున్న సైడ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ను ట్రాక్ చేస్తాడు సైడ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ను ఉపయోగించి అటాకర్ ఆలిస్ మరియు బాబ్ మధ్య కమ్యూనికేషన్లో ఉపయోగించిన సీక్రెట్ కీని గుర్తించగలడు కాబట్టి గత 20 నుండి 25 సంవత్సరాల్లో క్రిప్టోగ్రాఫిక్ సైఫర్ని బ్రేక్ చేయడానికి పెద్ద సంఖ్యలో వేర్వేరు సైడ్ ఛానెల్లు ఉపయోగించబడ్డాయి అందువల్ల వాటిలో చాలా సాధారణమైనవి పవర్వినియోగము అటాకర్ ఈ ప్రత్యేక పరికరం యొక్క పొజిషన్ని కనుగొన్నా ఆ పరికరం వినియోగించే పవర్ ని సేకరించినా పరికరం చేసే కంప్యూటేషన్స్ గురించి సమాచారాన్ని పొందగలడు ఇక్కడ ఉన్న ప్రాథమిక వాస్తవం ఏమిటంటే ఈ ప్రత్యేక పరికరం వినియోగించే పవర్ పరికరం చేసే ఆపరేషన్స్తో సంబంధం కలిగి ఉంటుంది ఉదాహరణకు కొన్ని ఆపరేషన్స్ ఒక సింపుల్ మూవ్ లేదా అడిషన్ మరియు ఇతర సూచనలతో పోలిస్తే లోడ్ ఇన్స్ట్రక్షన్ లేదా స్టోర్ ఇన్స్ట్రక్షన్చాలా ఎక్కువ పవర్ ని తీసుకుంటాయని అనుకుంటాము రేడియేషన్ బేస్డ్ సైడ్ ఛానల్స్ మరియు ఎగ్జిక్యూషన్ టైమ్ చాలా ప్రాచుర్యం పొందిన ఇతర సైడ్ ఛానల్స్ కాబట్టి మునుపటి వీడియోలో అటువంటి సైడ్ ఛానెల్ని చూశాము అక్కడ నిర్దిష్ట సైఫర్ యొక్క ఎగ్జిక్యూషన్ టైమ్ పర్యవేక్షించడం ద్వారా క్రిప్టోగ్రాఫిక్ సైఫర్ని ఎలా బ్రేక్ చేయవచ్చో చూశాము కాబట్టి నేటి వీడియో లెక్చర్లో మనము ఫాల్ట్ అటాక్ అని పిలువబడే సైడ్ ఛానల్ అటాక్ యొక్క మరొక రూపాన్ని చూస్తాము కాబట్టి ఫాల్ట్ అటాక్ ఎలా ఉంటుందో ఇక్కడ చాలా సరళమైన ఉదాహరణతో తెలుసుకుందాము కాబట్టి ఈ మెసేజ్ ని అటాక్ నుండి తొందరగా ఎన్క్రిప్ట్ చేయాలనుకునే ఆలిస్ ఒక ప్రత్యేకమైన ఎన్క్రిప్షన్ అల్గోరిథం ఉపయోగిస్తోంది దాని సీక్రెట్ కీ 00111 ఇప్పుడు ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథం ఈ విధమైన ఒక పరికరం పై ఎగ్జిక్యూట్ అవుతోంది మరియు ఈ పరికరం తప్పనిసరిగా ఆలిస్ ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటున్న మెసేజ్ ని మరియు సంబంధిత సీక్రెట్ కీని ఉపయోగిస్తుంది మరియు దానిని ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథం యొక్క ఇంప్లీమెంటేషన్కు పంపుతుంది ఇప్పుడు ఈ పరికరం ఈ ఇంప్లీమెంటేషన్ ను ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అటాకర్ పరికరం యొక్క సైడ్ ఛానెల్ను పర్యవేక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో అటాకర్ యాంటెనా ఉపయోగించారని లేదా ఈ పరికరం వినియోగించే పవర్ని టాప్ చేయగలిగారు మరియు రేడియేషన్ లేదా ఈ పరికరం వినియోగించే పవర్ వంటి ఇతర సైడ్ ఛానెళ్లను డైనమిక్గా పర్యవేక్షించగలిగారు కాబట్టి ఇక్కడ ఉదాహరణకు ఈ పటము యొక్క ఈ ప్రత్యేక భాగం ఈ పరికరం నుండి వచ్చే రేడియేషన్ను డైనమిక్గా చూపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ చూసేది ఏమిటంటే సీక్రెట్ కీ యొక్క ఏ బిట్ ఎగ్జిక్యూట్ చేయబడుతుందో అనే దానిపై ఆధారపడి రేడియేషన్ భిన్నంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ వేవ్ ఫామ్లోని ఈ భాగాన్ని చూసి ఈ భాగంతో పోల్చి చూస్తే మనం చూసేది ఏమిటంటే ఇక్కడ గ్లిచెస్ చాలా సన్నగా ఉండగా ఇక్కడ మనకు గ్లిచెస్ పొడవుగా ఉన్నాయి ఈ వాస్తవాన్ని ఉపయోగించడం ద్వారా అటాకర్ సీక్రెట్ కీలో ఉపయోగించబడుతున్న 0 కి మరియు ఈ ప్రత్యేక పరికర రేడియేషన్ను పర్యవేక్షించడం ద్వారా ఉపయోగించబడుతున్న1 కి మధ్య పర్యవేక్షించగలడు లేదా తేడాను గుర్తించగలడు అటాకర్ కీ బిట్ 0 లేదా కీ బిట్ 1 అని గుర్తించగలడు దీనినే సింపుల్ పవర్ అటాక్ అని పిలుస్తారు ఇది వాస్తవానికి 1990ల సమయంలో ప్రదర్శించబడింది మరియు అప్పటి నుండి ఈ నిర్దిష్ట అటాక్కి చాలా భిన్నమైన కౌంటర్ మెజర్స్ఉన్నాయి ఈ రోజు మనం చూసే ఈ ప్రత్యేక పరికరాలు కూడా అటువంటి అటాక్ ని సులభంగా నిరోధించగలవు అయినప్పటికీ ఇంకా చాలా ఎక్కువ అధునాతన అటాక్స్ జరిగాయి వాస్తవానికి వీటిని నిరోధించడం చాలా కష్టం సైడ్ ఛానల్ అటాక్లలో వివిధ రకాలు ఉన్నాయి కొన్ని పవర్ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్వంటి నాన్ ఇన్వాసివ్ మరియు టైమింగ్ అటాక్స్లన్నీ నాన్ ఇన్వాసివ్ పాసివ్ అటాక్స్కు ఉదాహరణలు కాబట్టి ఈ దాడులు పాసివ్ ఎందుకంటే అటాకర్ పరికరం నుండి విడుదలయ్యే సైడ్ ఛానెల్స్ను పాసివ్ గా పర్యవేక్షిస్తాడు మరోవైపు ఈ రోజు మనం నిజంగా చూసే అటాక్ లను నాన్ ఇన్వాసివ్ యాక్టివ్ అటాక్స్అంటారు కాబట్టి ఫాల్ట్ అటాక్స్గా ప్రసిద్ది చెందిన ఈ అటాక్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని సేకరించడానికి పరికర ఫంక్షనాలిటీను సవరించాయి కాబట్టి ఈ వీడియో లెక్చర్ లో ఫాల్ట్ ఇంజెక్షన్ అటాక్స్ అని పిలువబడే అటాక్స్ ఏమిటో మనం చూడబోతున్నాం కాబట్టి ఫాల్ట్ ఇంజెక్షన్ అటాక్స్ అనేవి ఆక్టివ్ అటాక్స్ ఇక్కడ ఒక పరికరంలో లోపాలు ప్రేరేపించబడతాయి అయితే ఇది వాస్తవానికి క్రిప్టోగ్రాఫిక్ ఫంక్షన్ను కంప్యూట్ చేస్తున్నప్పుడు ఉదాహరణకు పరికరం ద్వారా ఎన్క్రిప్షన్ను ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అటాకర్ పరికరంలోకి ఫాల్ట్ని ప్రేరేపిస్తాడు మరియు డివైస్ ఆపరేషన్ను తారుమారు చేస్తాడు ఫాల్ట్ ఇంజెక్ట్ అయినప్పుడు ఏమి జరుగుతుందంటే ఎగ్జిక్యూషన్ సమయంలో కొన్ని నిర్దిష్ట మార్గాలు సవరించబడతాయి లేదా స్కిప్ చేయబడతాయి దాని ఫలితంగా ఎన్క్రిప్షన్ లేదా డిక్రిప్షన్ ద్వారా వచ్చే అవుట్పుట్ తప్పు అవుతుంది ఇప్పుడు సీక్రెట్ కీ గురించిన రహస్య సమాచారం పొందడానికి అటాకర్ ఈ తప్పు అవుట్పుట్ను ఉపయోగిస్తాడు కాబట్టి ఈ అటాక్ని మొట్టమొదట 1996 లో బోనె డెమిల్లో మరియు లిప్టన్ RSA పై బాగా ప్రాచుర్యం పొందిన అటాక్ లో సృష్టించారు తరువాత వాస్తవానికి బిహామ్ బ్లాక్ సైఫర్ డెస్క్పై డిఫరెన్సియల్ ఫాల్ట్ అనాలసిస్ అటాక్స్ని అభివృద్ధి చేశాడు మరియు CHES 2002 లో ప్రచురించబడిన అండర్సన్ చేసిన ఆప్టికల్ ఫాల్ట్ ఇండక్షన్ అటాక్స్ వంటి ఇతర రకాల ఫాల్ట్ అటాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫాల్ట్ అటాక్ యొక్క ప్రాథమిక ఆలోచన ఈ విధంగా ఉంటుంది అటాకర్కి ఇక్కడ పరికరం ఉందని ఊహతో ఇప్పుడు అటాకర్ కి ఈ పరికరం ఒక బ్లాక్ బాక్స్ లాగా ఉంటుంది ఇది అంతర్గతంగా పరికరం లోపల నిల్వ చేయబడిన ఎన్క్రిప్షన్ అల్గోరిథం కలిగి ఉంటుంది ఇప్పుడు అటాకర్ ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథమ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లేయిన్ టెక్స్ట్అని పిలిచే మెసేజ్లను పంపగలడు మరియు సైఫర్ టెక్స్ట్ని సేకరించడానికి అటాకర్ యొక్క లక్ష్యం పరికరం లోపల నిల్వ చేయబడిన సీక్రెట్ కీని ఎలాగైనా తీయడం కాబట్టి అటాకర్ ఏమి చేస్తాడంటే మొదట అతను ఏదోఒక ప్రత్యేకమైన మెసేజ్ ని ఫ్యాబ్రికేట్ చేసి దానిని పరికరానికి పంపించి పరికరాన్ని ఒక ఎన్క్రిప్షన్ను సృష్టించమని బలవంతం చేస్తాడు తద్వారా ఎన్క్రిప్టెడ్ మెసేజ్ పరికరంలో ఇంప్లీమెంట్ చేయబడిన ఎన్క్రిప్షన్ అల్గోరిథం గుండా వెళుతుంది మరియు మనము ఈ సైఫర్ టెక్స్ట్ని ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ అని పిలుస్తాము తరువాత అటాకర్ ఏమి చేస్తాడంటే అతను అదే మెసేజ్ను అనగా అదే ప్లేయిన్ టెక్స్ట్ని పరికరంలోని అదే ఎన్క్రిప్షన్ అల్గోరిథంద్వారా పంపుతాడు కాని ఈసారి పరికరం ఆ నిర్దిష్ట మెసేజ్ ని ఎన్క్రిప్టు చేస్తున్నప్పుడు అటాకర్ ఎగ్జిక్యూషన్లో ఫాల్ట్ను ప్రేరేపిస్తాడు ఈ ఫాల్ట్ ఏమి చేస్తుందంటే ఇది కంప్యూటేషన్స్ సమయంలో కొన్ని బిట్లను టోగుల్ చేస్తుంది లేదా ఇది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ను స్కిప్ చేస్తుంది లేదా ఎగ్జిక్యూషన్ సమయంలో ఏ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయబడుతుందో అది మార్చగలదు ఈ ఎర్రర్ లేదా సైఫర్ టెక్స్ట్ని ప్రేరేపించిన ఈ ఫాల్ట్ ఫలితంగా అది తప్పుగా ఉంటుంది అందువల్ల అటాకర్ కి ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ఉంటుంది ఇది ఒరిజినల్ ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ కి భిన్నంగా కనిపిస్తుంది కాబట్టి మనకు రెండు సైఫర్ టెక్స్ట్ ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ మరియు ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ ఉంటాయి మరియు ఈ రెండు సైఫర్ టెక్స్ట్ తప్పనిసరిగా భిన్నంగా ఉంటాయి ఇప్పుడు అటాకర్ ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ ని మరియు ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ ని విశ్లేషిస్తారు మరియు దీని నుండి సీక్రెట్ కీని తీసుకుంటారు కాబట్టి ఇక్కడ మనము గమనించాల్సిన రెండు విషయాలు ఉన్నాయి మొదటది ఎన్క్రిప్షన్ సమయంలో అటాకర్ ఫాల్ట్ ను ఎలా ప్రేరేపిస్తాడు మరియు రెండవది అటాకర్ ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ మరియు ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ నుండి సీక్రెట్ కీ ఏమిటో ఎలా గుర్తిస్తాడు వాస్తవానికి ఫాల్ట్ని ఇంజెక్ట్ చేయడానికి లిటరేచర్లో కొన్ని మార్గాలు ప్రతిపాదించబడ్డాయి వాటిలో కొన్ని చాలా చౌకగా ఉన్నాయి మరియు మీరు దీన్ని 1000 డాలర్ల కన్నా తక్కువతో చేయగలుగుతారు ఇతర పద్ధతులలో ఫాల్ట్ ఇంజెక్షన్చాలా ఖరీదైనవి కాబట్టి ఖరీదైన మార్గాలు మనకు లేజర్ఉన్న చోట కనిపిస్తాయి కాబట్టి అటాకర్ ఈ నిర్దిష్ట పరికరంలో లేజర్ మరియు ఫైర్ లేజర్పై ఆసక్తి ఉన్న పరికరాన్ని ఉంచుతాము ఇప్పుడు ఈ లేజర్ పరికరంలోని ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని సూచించినప్పుడు సైఫర్ యొక్క కంప్యూటేషన్ సమయంలో కొన్ని బిట్లను టోగుల్ చేస్తుంది మరియు తద్వారా ఫాల్ట్ ని ప్రేరేపిస్తుంది అదేవిధంగా పవర్ వినియోగంలో గ్లిచెస్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా లేదా నిర్దిష్ట పరికరం యొక్క క్లాక్ సోర్స్లో గ్లిచ్ కలిగి ఉండటం ద్వారా కూడా ఫాల్ట్ ప్రేరేపించబడుతుంది కాబట్టి పవర్ వినియోగంలో మనకు గ్లిచ్ ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఈ గ్లిచ్ లేదా ఈ గ్లిచ్ మళ్ళీ డివైస్ స్టేట్ని టోగుల్చేయగలదు ఫలితంగా ఫాల్టీ కంప్యూటేషన్ జరుగుతుంది అదేవిధంగా పరికరం యొక్క క్లాక్ సోర్స్లో ఉన్న గ్లిచ్ ఆ పరికరం యొక్క ఆపరేషన్లో ఫాల్ట్ని ఇంజెక్ట్ చేయటం ద్వారా సెటప్ లేదా హోల్డ్ వయలేషన్ను సృష్టించగలదు ఉష్ణోగ్రత వాడకం వంటి ఇతర పద్ధతులు కూడా ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉన్నాయి పరికరం యొక్క ఉష్ణోగ్రతను పెంచటం వలన పరికరంలో ఫాల్ట్స్ ను ప్రేరేపిస్తుందని మనకు తెలుసు అయితే ఉష్ణోగ్రతను ఉపయోగించి ఫాల్ట్స్ ని ఇంజెక్ట్ చేయడం ప్రయోగాత్మకంగా చూస్తే పవర్ గ్లిచింగ్ లేదా క్లాక్ గ్లిచింగ్వంటి పద్ధతులతో పోలిస్తే చాలా కష్టం కాబట్టి ఇది క్లాక్ గ్లిచింగ్ ఉపయోగించి చేసే ఫాల్ట్ ఇంజెక్షన్కు ఉదాహరణ కాబట్టి మనకు ఇక్కడ ఉన్నది AES ఇంప్లీమెంటేషన్ ఇప్పుడు ఈ AES ఇంప్లీమెంటేషన్ ప్లేయిన్ టెక్స్ట్ మరియు సీక్రెట్ కీని తీసుకొని మనకు సైఫర్ టెక్స్ట్ను ఇస్తుంది ఇప్పుడు ఈ AES ఇంప్లీమెంటేషన్ క్లాక్ సోర్స్తో పాటు రీసెట్ సిగ్నల్ను కూడా తీసుకుంటుంది ఇప్పుడు ఈ AES ఎగ్జిక్యూషన్ లో ఒక నిర్దిష్ట సమయంలో ఫాల్ట్ని ప్రేరేపించడానికి మనం చేసేది ఏమిటంటే మనకు ఒక మల్టీప్లెక్సర్ ఉంది ఇది స్లో క్లాక్ మరియు ఫాస్ట్ క్లాక్ మధ్య మల్టీప్లెక్స్ చేస్తుంది కాబట్టి అటాకర్ ఫాల్ట్ ని ప్రేరేపించాలనుకున్నప్పుడు అతను ఈ మల్టీప్లెక్సర్ యొక్క ఈ సెలెక్ట్ లైన్ విలువను 0 నుండి 1 కి మారుస్తాడు మరియు తద్వారా ఫాల్ట్ ఏర్పడుతుంది కాబట్టి ఈ పరికరం యొక్క నామినల్ ఆపరేషన్లో సాధారణంగా ఏమి జరుగుతుందంటే మనకు ఇక్కడ కదులుతున్న స్లో క్లాక్ ఉంటుంది దీని అర్థం ఈ మల్టీప్లెక్సర్ యొక్క ఈ సెలెక్ట్ లైన్ విలువ 0 అందువల్ల మీకు స్లో క్లాక్ దీని ద్వారా వెళుతుంది మరియు AES స్లో క్లాక్ పై పనిచేస్తుంది ఇప్పుడు అటాకర్స్ 1 కి మార్చినప్పుడు ఆ వెంటనే మనకు ఫాస్ట్ క్లాక్ ఉంటుంది అది AES క్లాక్ ఇన్పుట్లోకి నెట్టివేయబడుతుంది మరియు ఆ వెంటనే AES ఫాస్ట్ క్లాక్ ని ఉపయోగించి చాలా ఎక్కువ రేటుతో పనిచేస్తోంది కాబట్టి ఈ ఫాస్ట్ క్లాక్ ఈ AES సర్క్యూట్లో సెటప్ను ఉల్లంఘిస్తుంది మరియు వివిధ గేట్స్ టైమ్ని కలిగి ఉండటం వలన ఫాల్టీ అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు ఈ ఫాల్టీ అవుట్పుట్ తర్వాత ఈ AES హార్డ్వేర్ యొక్క అవుట్పుట్ వెళ్ళడం వలన ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక పటము ఫాల్ట్ యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు ఈ ప్రత్యేక ప్రాంతంపై హైలైట్ చేస్తే అది 0x2829E విలువను కలిగి ఉందని మనము చూస్తాము కాబట్టి ఎటువంటి ఫాల్ట్ లేనప్పుడు వచ్చే ఫలితం ఇది క్లాక్ గ్లిచింగ్ వంటి వాటి వల్ల ఫాల్ట్ ని ఇంజెక్ట్ చేయటం ద్వారా జరిగేది ఏమిటంటే ఈ 282 విలువ 292 కు సవరించబడుతుంది కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే వాస్తవానికి ఒక బిట్ టోగుల్ అయ్యింది అని కాబట్టి ఇక్కడ ఇది 8 కు బదులుగా 9 గా మారింది వాస్తవానికి ఈ ప్రత్యేకమైన నిబ్బెల్ యొక్క LSB బిట్ సవరించబడింది మరియు ఇండ్యూస్ చేయబడిన ఫాల్ట్ కారణంగా ఈ మార్పు సంభవించింది కాబట్టి వివిధ రకాలైన ఫాల్ట్ మోడల్స్ ఉన్నాయి చాలా సాధారణమైనది బిట్ ఫాల్ట్ మోడల్ కాబట్టి మనం ఇక్కడ ఒక బిట్ ఫాల్ట్ మోడల్ని చూశాము ఇక్కడ సరిగ్గా ఒక బిట్ సవరించబడింది ఇక్కడ మనము బిట్ ఫాల్ట్ మోడల్ కు ఒక ఉదాహరణ చూడవచ్చు బిట్ ఫాల్ట్ మోడల్లో సైఫర్ యొక్క స్టేట్ 8823124345 విలువను కలిగి ఉంది అటాకర్ చాలా ఖచ్చితంగా ఒక బిట్ ద్వారా సవరించబడినట్లుగా ఇక్కడ ఒక బిట్ను కాకుండా ఒక ఫాల్ట్ను లోపలికి ప్రవేశపెట్టగలడని మనము అనుకుంటాము కాబట్టి ఉదాహరణకు ఇక్కడ 23 ఇప్పుడు 33 గా మారింది ఇది 1 బిట్ ఇది సైఫర్ యొక్క స్టేట్ని సవరించింది కాబట్టి దీనిని బిట్ ఫాల్ట్ మోడల్అని పిలుస్తాము మరొక ఫాల్ట్ మోడల్ను ఇక్కడ బైట్ ఫాల్ట్ మోడల్అని పిలుస్తారు ఈ పూర్తి సైఫర్ స్టేట్ లో 1 బైట్ సవరించబడుతుంది అనుకుంటాము కాబట్టి ఇక్కడ మనకు 8823124345 ఉంది ఇది 8836124345 కు మార్చబడింది ముఖ్యంగా ఈ 23 36 అయింది కాబట్టి ఇక్కడ ఈ 23 యొక్క బైట్ ఇతర 255 వేర్వేరు విలువలలో దేనినైనా మార్చగలదని అనుకుంటాము కాని 88 12 43 మరియు 45 వంటి ఇతర బైట్స్ ఫాల్ట్ వల్ల ప్రభావితం కావు వీటన్నింటికన్నా ఆచరణాత్మకమైన మూడవ ఫాల్ట్ మోడల్ మల్టిపుల్ బైట్ ఫాల్ట్ మోడల్ ఫాల్ట్ ఒక్క బైట్కు మాత్రమే పరిమితం కాదని ఇక్కడ మనం చూశాము అయితే ఇది వాస్తవానికి 1 బైట్కు మించి వ్యాపించగలదు కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణలో మనం చూసేది ఈ మల్టిపుల్ ఫాల్ట్స్ కారణంగా 23 36 గా మారింది అదేవిధంగా 45 33 గా మారిపోయింది ఈ ఫాల్ట్ మోడల్స్ వాస్తవానికి అటాకర్ యొక్క సంక్లిష్టత మరియు శక్తిని ప్రభావితం చేస్తాయి అటాకర్ ఖచ్చితంగా ఫాల్ట్ లోని ఒక బిట్ను సవరించగల ఒక బిట్ ఫాల్ట్ను ఇంజెక్ట్ చేయగలిగితే అప్పుడు అటాక్ చాలా సులభం అవుతుంది మరోవైపు అటువంటి బిట్ ఫాల్ట్ని ఇంజెక్ట్ చేయడం ఆచరణలో చాలా కష్టం మరోవైపు మల్టిపుల్ బైట్ ఫాల్ట్స్ను ఇంజెక్ట్ చేయడం చాలా సులభం మరియు అటాకర్ అటువంటి మల్టిపుల్ బైట్ ఫాల్ట్స్ ను చాలా తేలికగా ఇంజెక్ట్ చేయగలుగుతారు అయితే మల్టిపుల్ బైట్ ఫాల్ట్స్ ను ఉపయోగించి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని వెలికి తీయడం మరింత కష్టం ఇక్కడ మనం చూసేది ఏమిటంటే మేము మల్టిపుల్ బైట్ ఫాల్ట్స్ నుండి బిట్ ఫాల్ట్ మోడల్ కు మారినప్పుడు అటాక్ చాలా సులభం అవుతుంది మరోవైపు దాడి యొక్క ప్రాక్టికాలిటీ తగ్గడం ప్రారంభమవుతుంది కావున మల్టిపుల్ బైట్ మోడల్ను ఉపయోగించి జరిపే అటాక్స్ బిట్ ఫాల్ట్ మోడల్ను ఉపయోగించే అటాక్స్ తో పోల్చితే మరింత ప్రాక్టికల్గా ఉంటాయి దీనికి కారణం ఒకే ఒక బిట్లో ఫాల్ట్స్ ను ఖచ్చితంగా ఇంజెక్ట్ చేయడం కంటే మల్టిపుల్ బైట్లలో ఫాల్ట్స్ ని ఇంజెక్ట్ చేయడం చాలా సులభం ఇప్పుడు RSA పబ్లిక్ కీ సైఫర్పై ప్రజాదరణ పొందిన ఫాల్ట్ అటాక్ని పరిశీలిద్దాం ఇప్పుడు RSA డిక్రిప్షన్ ఇలా పనిచేస్తుంది మనకు y అనే సైఫర్ టెక్స్ట్ ఉంది మరియు మనము ఒక సీక్రెట్ కీ a కి రీసెట్ చేస్తాము y a mod n మనకు ప్లేయిన్ టెక్స్ట్ x ని ఇస్తుంది సాధారణంగా a విలువ చాలా పెద్దదిగా 1024 బిట్ ఉంటుంది ఎక్స్పోనెన్షియల్ అల్గోరిథంతో చేయబడిన డిక్రిప్షన్ మీకు x విలువను ఇస్తుంది ఇప్పుడు ఒక నిర్దిష్ట మరియు చాలా సరళమైన ఫాల్ట్ అటాక్ ని చూద్దాం ఇక్కడ అటాకర్ ప్రైవేట్ కీ a యొక్క 1 బిట్ ని నిర్ణయించగలడు ఇప్పుడు అటాకర్ ఏమి చేస్తాడంటే అతను మొదట ఒక బిట్ ఫాల్ట్ మోడల్ను పరిశీలిస్తాడు ఇక్కడ ఈ RSA డిక్రిప్షన్ ను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు a యొక్క ఒక బిట్ను 0 నుండి 1 కు మార్చడానికి ఫోర్స్ చేస్తాడు కాబట్టి a యొక్క బిట్ 0 అయితే అతను ఒక బిట్ ఫాల్ట్ ఇంజెక్ట్ చేసి ఆ నిర్దిష్ట బిట్ను 1 కి మారుస్తాడు మరోవైపు ఆ ith బిట్లోని a విలువ 1 అయితే అటాకర్ ఫాల్ట్ a విలువను 0 కు మార్చడానికి ఫోర్స్ చేస్తాడు a విలువ 0110 అని అనుకుందాము మరియు i యొక్క విలువను 2 అనుకుందాము కాబట్టి మనము బిట్ ఫాల్ట్ మోడల్ను పరిశీలిస్తాము అందువల్ల అటాకర్ ఈ నిర్దిష్ట బిట్ను లక్ష్యంగా చేసుకుంటాడు అతని లేజర్ పుంజం కేంద్రీకరించిన ఈ బిట్ విలువను 1 నుండి ఫాల్టీ వాల్యూ 0 కు మారుస్తాడు కాబట్టి ఇది a యొక్క ఫాల్టీ వాల్యూ అటాకర్ కి a యొక్క విలువ తెలియదని గమనించండి ఎందుకంటే a వాస్తవానికి పరికరంలో ఎంబెడ్ చేయబడింది అయితే ఈ బిట్ను మార్చగల ఫాల్ట్ ని ఎలా ఇంజెక్ట్ చేయాలో అతను కనుగొన్నాడు కాబట్టి బిట్ ఏమిటో బిట్ యొక్క విలువ ఏమిటో తెలియకుండా అటాకర్ ఈ బిట్ యొక్క ith విలువను టోగుల్ చేయడానికి ఏదో ఒక ఫాల్ట్ ని ఇంజెక్ట్ చేశాడు కాబట్టి మనము ఈ ప్రత్యేక ఉదాహరణను తీసుకున్నాము ఇక్కడ సీక్రెట్ a 0110 విలువను కలిగి ఉన్నది మరియు ఫాల్ట్ ఇంజెక్షన్కారణంగా అటాకర్ a విలువను 0010 కు మారుస్తాడు ఫాల్ట్ ఇంజెక్ట్ చేయనప్పటి వలే డీక్రిప్షన్ సాధారణంగా కొనసాగుతుంది x విలువ y to power of 0110 to the base 2 mod n ఉంటుంది అయితే ఫాల్ట్ ఇంజెక్ట్ అయినప్పుడు అతను తప్పు విలువను పొందుతాడు దీనిని మనం ఈ విధంగా సూచిస్తాము ఇది y to power of 0010 to base 2 mod n కాబట్టి మనం గుర్తించేది ఏమిటంటే x మరియు x యొక్క విలువ భిన్నంగా ఉంటాయి ఇప్పుడు అటాకర్ తన స్థానంలో ఉన్న ఈ రెండు విలువలు x మరియు x ను ఉపయోగించి ఈ ith బిట్ యొక్క అసలు విలువ 1 గా ఉండాలని అతను గుర్తించాల్సిన అవసరం ఉంది అలా చేయాలంటే మనం గమనించే మొదటి విషయం ఏమిటంటే మనం a నుండి a తీసివేస్తే మనకు 6 2 అనగా 4 లభిస్తుంది మరోవైపు a విలువ 2 మరియు ఫాల్ట్ను ఇంజెక్ట్చేసే లొకేషన్ 2 ను కలిగి ఉందని అనుకుంటున్నాము అటాకర్ ఏదో ఒకవిధంగా a ను 6 కి ఇలా మార్చగలడు ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో అతను a - a అనగా 2 6 అనగా 4 ను పొందుతాడు కదా కాబట్టి మీరు ఇక్కడ చూసేది ఏమిటంటే a - a అనేది 2 I లేదా 2 I కు సమానం ఇక్కడ I విలువ 2 కాబట్టి ఓరిజినల్ వాల్యూ 1 లేదా 0 అనేదానిపై ఆధారపడి 2 I లేదా 2 I యొక్క పాజిటివ్ విలువ లభిస్తుంది అయితే అటాకర్కి x మరియు x మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ వ్యత్యాసాన్ని 2 I లేదా 2 I ఎలా పొందవచ్చు కాబట్టి దీన్ని చేయడానికి అతను x ను తీసుకుంటాడు మరియు అతను దానిని x ద్వారా ఈ క్రింది విధంగా రూపొందిస్తాడు కాబట్టి మనకు x ఉంది దానిని x తో డివైడ్ చేయడం ద్వారా మీరు తప్పనిసరిగా y a mod n divided by y a mod n ను పొందుతారు ఇది y a a mod n ఇక్కడ ith బిట్ 1 విలువను కలిగి ఉంటే అతను తప్పనిసరిగా y 2 I mod n లేకపోతే అతను y 2 I mod n విలువను పొందుతాడు కాబట్టి x మరియు x ను డివైడ్ చేయడం వల్ల అతనికి y 2 I mod n లేదా y 2 I mod n విలువను ఇస్తుందని మీరు చూస్తారు కాబట్టి అటాకర్కి సైఫర్ టెక్స్ట్ అయిన y యొక్క విలువ కూడా తెలుసు కాబట్టి అతను ఇచ్చిన x మరియు x విలువల ఆధారంగా y 2 I mod n యొక్క విలువ y 2 I mod n యొక్క విలువను ముందుగానే లెక్కించగలడు అతను ఈ కేసు లేదా ఈ కేసు కాదా అని నిర్ణయించగలడు అనగా ith బిట్ 1 లేదా 0 అని ఊహించవచ్చు ఈ విధంగా అటాకర్ సీక్రెట్ కీ యొక్క ఒక బిట్ని పొందుతాడు అదేవిధంగా ఇతర ఫాల్ట్ బిట్స్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా అటాకర్ నెమ్మదిగా సీక్రెట్ కీ లోని ప్రతి బిట్ను పొందగలుగుతారు ఇక్కడ మనం చూసేది ఏమిటంటే అటాకర్ ఖచ్చితంగా RSA యొక్క సీక్రెట్ కీలో 1 బిట్ ఫాల్ట్ ని ఇంజెక్ట్ చేయగలిగినప్పుడు ఈ అటాక్ చాలా సులభం కాబట్టి ఈ అటాక్ యొక్క ప్రాక్టికాలిటీని చూడటం అంత సులభం కాదు ఎందుకంటే మొదటగా బిట్ ఫాల్ట్ ని ఇంజెక్ట్ చేయడం కష్టం మరియు ఈ ప్రత్యేక సందర్భంలో అటాకర్ పెద్ద సంఖ్యలో ఫాల్ట్ లను ఇంజెక్ట్ చేయవలసి ఉంటుంది కాబట్టి కీ సైజు 1024 బిట్స్ అని అనుకుంటే సీక్రెట్ కీ ని పూర్తిగా రికవర్ చేయడానికి అతను 1024 ఫాల్ట్ బిట్స్ ను ఇంజెక్ట్ చేయాలి కాబట్టి RSA పై ఇంకా చాలా అటాక్స్ జరిగాయి RSA పై ఇంకా చాలా ఫాల్ట్ అటాక్స్ జరిగాయి ఇవి చాలా సమర్థవంతంగా RSA పరికరం నుండి సేకరించిన సీక్రెట్ కీని మరింత సమర్థవంతంగా పొందగలిగాయి కాని మనము ఆ వివరాలలోకి వెళ్ళటం లేదు మరియు ఆసక్తిగల పాఠకులు వివిధ అటాక్స్ ను గురించిన మరింత సమాచారం కోసం ఈ క్రింది పేపర్స్ను అధ్యయనం చేయవచ్చు